హ్యూమన్ మాలిక్యూలర్ జెనెటిక్స్ కోర్స్ లోని మూడవ లెక్చర్ కు స్వాగతం మునుపటి లెక్చర్లో మనము చర్చించినది ఏమిటంటే DNA లో మార్పులు మీ మనుగడను ఎలా మారుస్తాయో అది మీకు సరిపోయేలా లేదా అనర్హమైనదిగా చేస్తుంది కాబట్టి ఈ రోజు మనం ఈ ప్రత్యేక లెక్చర్ ను చూడబోతున్నాము ఉత్పరివర్తనలు కోడింగ్ సీక్వెన్స్లో పడిపోయినప్పుడు ప్రొటీన్పై మ్యూటేషన్స్ నిజంగా ఎలా ప్రభావం చూపుతాయో చూడబోతున్నాం కనుక ఇది ఈ స్లయిడ్లో ఇక్కడ చూపబడినది అది జన్యు సంకేతం కాబట్టి ప్రోటీన్ ఇచ్చిన ప్రాంతంలో నిర్దిష్టమైన అమినోయాసిడ్ జోడించబడటానికి సంకేతం ఇచ్చే వివిధ సంకేతాలు ఏమిటి ఇవన్నీ RNA తో మొదలవుతాయి దీనికి క్రమం వచ్చింది మరియు క్రమం అనువాదంగా పిలువబడుతుంది కాబట్టి ప్రతి కోడ్ ఒక ట్రిపుల్ అని మరియు ప్రతి త్రిప్లెట్ ఏ అమైనో యాసిడ్ని జోడించవచ్చనే సమాచారాన్ని మనము చర్చించాము కాబట్టి ఒక వాక్యంలో అర్థాన్ని ఇచ్చే ఆంగ్ల అక్షరాలను మనం ఇంతకు ముందు చర్చించిన ఉదాహరణను చూద్దాం ఇక్కడ పదాలు కలర్ కోడ్ చేయబడ్డాయి ప్రతి పదం మూడు అక్షరాలు పిల్లి ఎలుకను తింటుంది ఇప్పుడు ఇది జెనెటిక్ కోడ్ అయితే ఏమవుతుంది మరియు ఈ ప్రత్యేక వాక్యం యొక్క అర్థం ఎలా మార్చబడిందనే దానిపై ఇక్కడ మార్పులు ఉంటే మేము దానిని ఉదాహరణగా పరిగణిస్తాము అప్పుడు మనము చెప్పే ప్రతి జన్యు కోడ్లో కి తిరిగి వెళదాము ఇప్పుడు చూద్దాం నేను ఇక్కడ చూపించిన మూడు విభిన్న మార్పులు ఉన్నాయి మొదటిది C అక్షరం O కి బదిలీ చేయబడింది ఇప్పుడు మీకు మూడు అక్షరాలు ఉన్న అన్ని పదాలు ఉన్నాయి కానీ వాక్యం యొక్క అర్థం మార్చబడింది మొట్టమొదట దాని అర్థం ఏమిటంటే ప్రెడేటర్ పిల్లి ఎలుక అయిన తన ఎరను తినగలదు ఇక్కడ పిల్లి అనే ఈ ప్రత్యేక పదంలో ఒక నిర్దిష్ట అక్షరం మార్చబడినందున వాక్యం యొక్క అర్థం తప్పుదారి పట్టిస్తుంది ఇప్పుడు వోట్ ఎలుకకు ప్రెడేటర్గా మారింది ఇది సాధ్యం కాదు కాబట్టి ఇది ఒక అర్థాన్ని తెలియజేయదు ఇది మార్పు మార్పు లేదా ప్రత్యామ్నాయం కారణంగా ఒక అక్షరం మరొకదానితో భర్తీ చేయబడుతుంది దీనికి షరతు కూడా ఉండవచ్చు వాక్యంలో పొరపాటున మీరు ఒక అక్షరాన్ని టైప్ చేయలేదు ఇక్కడ ఉదాహరణకు C టైప్ చేయబడలేదు ఫలితంగా మీరు ప్రతి మూడు అక్షరాలను ఒక పదంగా మార్చారు ఇప్పుడు ఈ మూడు అక్షరాలకు నిజంగా అర్థం లేదు లేదా మీరు అవసరం లేని లేదా ఉండకూడని ప్లేస్ లో అదనపు అక్షరాన్ని టైప్ చేసి ఉండవచ్చు దాని ఫలితంగా మీరు మూడు అక్షరాల పదాలను మార్చినట్లయితే అది ఏ అర్థాన్ని తెలియజేయదు మరియు దీనిని మీరు మ్యూటేషన్స్ అని పిలుస్తారు మరియు ఈ క్రమం యొక్క కొత్త రూపాలను మ్యుటెంట్ alleles అని పిలుస్తారు మరియు వాటిని అర్థవంతం గా అడవి రకం అని పిలుస్తారు మరో మాటలో చెప్పాలంటే ఒకే జన్యువు కోసం వందలాది alleles ఉండవచ్చు తప్పనిసరిగా ఒకే వ్యక్తిలో కాకుండా జనాభాలో మీరు చూస్తున్నట్లుగా కానీ ఇది ప్రోటీన్ పనితీరును ప్రభావితం చేస్తే జనాభాలో మీరు దానిని చూడకపోవచ్చు ఇప్పుడు దీని అర్థం నిజంగా ఏమిటి ఈ పరిస్థితులన్నింటిలో ఒక నిర్దిష్ట స్థావరం మరొకటి భర్తీ చేయబడినప్పుడు మనము వాటిని పాయింట్ మ్యుటేషన్ అని పిలుస్తాము ఎందుకంటే అవి ఒక నిర్దిష్ట స్థావరానికి పరిమితం చేయబడ్డాయి కానీ మీరు ఇక్కడ చూస్తున్నట్లుగా ఒక బేస్ తీసివేయబడితే మీరు దానిని డిలీషన్ అని పిలుస్తారు అంటే బేస్ యొక్క తొలగింపు లేదా మీరు ఒక బేస్ చొప్పించారు అది అక్కడ ఉండకూడదు మీరు చొప్పించడం అని పిలుస్తారు కాబట్టి ఇవి మీరు చూసే ఉత్పరివర్తనాల కోసం విభిన్న నామకరణాలు ఉదాహరణలను పరిశీలిద్దాం ఇప్పుడు మనము చర్చించినది ఏమిటంటే ఒక వాక్యం ఒక అర్థాన్ని ఇవ్వాలి దాని కోసం మీరు మూడు అక్షరాల పదాలను తయారు చేస్తారు మరియు ప్రతి పదం మీకు ఒక అర్థాన్ని ఇస్తుంది ఇప్పుడు ఎక్కడ ప్రారంభించాలో మీకు ఎలా తెలుసు ఉదాహరణకు మీరు డబుల్ స్ట్రాండెడ్ DNA ని పరిశీలిస్తే కోడింగ్ సీక్వెన్స్ ఇచ్చే స్ట్రాండ్ను సాధారణంగా సెన్స్ స్ట్రాండ్ అని పిలుస్తారు మరియు అది ఏ అమైనో ఆమ్లాలు జోడించబడిందనే సందేశాన్ని ఇస్తుంది ఏ క్రమంలో అందువల్ల మీరు సాధారణంగా 5 నుండి 3 వరకు చూపించబడే DNA సీక్వెన్స్ని పరిశీలిస్తే మీరు ఓపెన్ రీడింగ్ ఫ్రేమ్లు లేదా ORF అని పిలిచే మూడు విభిన్న ఫ్రేమ్లను నిజంగా అంచనా వేయవచ్చు మీరు A తో ప్రారంభించవచ్చు అందువల్ల మీకు ATG GCC TAT మరియు మొదలైనవి ఉన్నాయి లేదా మీరు స్థానం 2 ను ప్రారంభించవచ్చు అప్పుడు మీకు పూర్తిగా భిన్నమైన సీక్వెన్స్ ఉంటుంది లేదా మీరు మూడవ స్థానం నుండి ప్రారంభించవచ్చు అప్పుడు అది విభిన్న కలయికలను ఇస్తుంది ఇవన్నీ ఆధారపడి ఉంటాయి మీరు ఏ ఫ్రేమ్ను ప్రారంభిస్తున్నారు మీరు ఒక పదాన్ని నిర్మిస్తున్నారు లేదా నిర్మిస్తున్నారు కాబట్టి దానిని ఓపెన్ రీడింగ్ ఫ్రేమ్ అంటారు కాబట్టి మీరు ఇక్కడ చూసే చాలా RNA లో మీకు ఒకే ఒక ఫంక్షనల్ ఓపెన్ రీడింగ్ ఫ్రేమ్ ఉంది అనగా సీక్వెన్స్లోని ఒక నిర్దిష్ట పాయింట్ నుండి మీరు సీక్వెన్స్ ను అర్ధవంతం చేయడం ప్రారంభించాలి కాబట్టి ఇవి కణానికి ఎలా తెలుసు నిరంతరం ఇది ఈ క్రమంలో మొదలవుతుంది ఇది ATG తో మొదలవుతుంది ఇది నిర్దిష్ట ప్రదేశంలో లేదా పెప్టైడ్ యొక్క మొదటి ప్రదేశంలో మెథియోనిన్ తయారీకి సందేశాన్ని ఇస్తుంది కానీ ఇది చుట్టుపక్కల ప్రాంతం అప్స్ట్రీమ్ సీక్వెన్స్ ఉదాహరణ కు ఇక్కడ మీకు మెజారిటీ AAA మరియు తరువాత ATG ఆ తర్వాత GC లేదా A ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్నాయి సాధారణంగా మీరు అలాంటి సీక్వెన్స్లను కలిగి ఉంటారు దీనిని కోజాక్ ట్రాన్సిషనల్ ఇనిటీయేషన్ సీక్వెన్స్లు అని పిలుస్తారు ఇది RNA లో ఉన్న సందేశాన్ని డీకోడింగ్ చేయడానికి మొదటి పదంగా పరిగణించబడుతుంది కాబట్టి మీరు ఇక్కడ చూస్తున్నట్లుగా ఉదాహరణకు దాన్ని పరిష్కరించినట్లయితే మిగిలిన వాటిని సులభంగా డీకోడ్ చేయవచ్చు మరియు అవి వివిధ అమైనో ఆసిడ్స్ కు అర్థాన్ని ఇస్తాయి కాబట్టి RNA లో ఉండే సీక్వెన్స్లను కణం ఎలా గుర్తించగలదు మరియు వాటిని ప్రోటీన్గా అనువదించగలదు కాబట్టి ఉదాహరణకు పాయింట్ మ్యుటేషన్ ఒక బేస్ మార్పు ప్రోటీన్ పనితీరును ఎలా ప్రభావితం చేస్తుందో వివరించడానికి ఇవి ఉదాహరణలుగా ఇవ్వబడ్డాయి మరియు మీరు ఇక్కడ చూడవచ్చు ఇది అడవి రకం అంటే చాలా మంది వ్యక్తులలో ఉంది మరియు ఇవి విభిన్న ఉత్పరివర్తన రూపాలు లేదా ఇవి ఉత్పరివర్తన alleles కాబట్టి మీకు ఇక్కడ బేస్ ఉంది ఉదాహరణకు A అనేది T గా మార్చబడింది ఫలితంగా ఇప్పుడు అది వేరే అర్థాన్ని ఇస్తుంది ఇక్కడ మీకు ఒక అమినో ఆసిడ్ ఉంది అది వేరే అమినో ఆసిడ్ గా మార్చబడుతుంది కాబట్టి దీనిని మిస్సెన్స్ అంటారు అంటే నిర్దిష్ట పెప్టైడ్లో ఏ అమైనో ఆమ్లం ఉండాలనే దానిపై వారికి సరైన అవగాహన లేదు కాబట్టి దీనిని మిస్సెన్స్ మ్యుటేషన్ అని పిలుస్తారు ఎందుకంటే ఇది DNA లోని మార్పు ప్రోటీన్ను ఎలా ప్రభావితం చేసిందనే దానిపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇది ఒక అమినో ఆసిడ్ ను మరొకదానితో భర్తీ చేయడం ద్వారా పెప్టైడ్ను ప్రభావితం చేసింది కాబట్టి దీనిని మిస్సెన్స్ మ్యుటేషన్ అంటారు కానీ అది కూడా ఈ పరిస్థితిని కలిగి ఉండవచ్చు దీనిలో బేస్లోని మార్పు ఒక అమినో ఆసిడ్ స్థానంలో స్టాప్ కోడాన్ అని పిలవబడుతుంది కాబట్టి ఈ స్టాప్ కోడాన్ ఫలితంగా ప్రోటీన్లు మరింత ముందుకు వెళ్లవు అది అక్కడ ముగించబడుతుంది సింథసిస్ రద్దు చేయబడుతుంది మరియు దానిని అర్ధంలేనిది అని పిలుస్తారు అనగా అది ఏ కొత్త అమినోఆసిడ్ను ఆ స్థానంలో చేర్చడానికి అనుమతించదు ఇప్పుడు ఈ రెండు మ్యుటేషన్స్ ను పాయింట్ మ్యుటేషన్స్ అని పిలుస్తారు ఎందుకంటే అవి ఆధారాన్ని మారుస్తాయి ఉదాహరణకు ఇక్కడ A నుండి T ఇక్కడ C to T కానీ పిల్లి ఎలుక నమూనా తొలగింపుల వంటివి ఉపయోగించి మేము చర్చించినటువంటి ఇతర పరిస్థితులు మీకు ఉండవచ్చు కాబట్టి అది క్రింద చూపిన విషయం ఉదాహరణకు ఇక్కడ మీకు అదే క్రమం ఉంది ఇప్పుడు మీరు ఇక్కడ చూసే విధంగా కోడ్ చేయబడిన మూడు అమినో ఆసిడ్స్ ను కలిగి ఉన్నారు కానీ ఇక్కడ మీరు కలిగి ఉన్నది కొత్తది తెలుసుకోండి బేస్ చొప్పించ బడింది ఫలితంగా తెలుసుకోండి మీరు త్రిప్లెట్స్ ను తయారు చేస్తే మీరు కొత్త తెలిసిన అమినోఆసిడ్స్ ను జోడించబడతారు మరియు అవి ఇక్కడ మీరు చూసేవి కావు మరియు ఎందుకంటే ఇది జరుగుతోంది ఓపెన్ రీడింగ్లో మార్పు ఉంది కొత్త మూలకం చొప్పించడం వలన ఫ్రేమ్ మరియు దీనిని ఫ్రేమ్ షిఫ్ట్ మ్యుటేషన్ అంటారు ఇది కూడా ఫ్రేమ్ షిఫ్ట్ కారణంగా సంభవించవచ్చు I తొలగింపు ఉదాహరణకు ఇక్కడ మీరు కొన్ని సీక్వెన్స్ కోల్పోయారు ఫలితంగా రీడింగ్ ఫ్రేమ్ మార్చబడింది మరియు అది మీకు స్టాప్ కోడాన్ ఇస్తుంది అందువల్ల పెప్టైడ్ ఇకపై తయారు చేయబడదు మేము ఇప్పుడు పిల్లి మరియు ఎలుక గురించి చర్చించాము ఆ వాక్యానికి నిజమైన ఉదాహరణ ఇస్తుందా కాబట్టి అవి నిజంగా వ్యాధికి ఎలా కారణమవుతాయో చూద్దాం ఉదాహరణకు మిస్సెన్స్ మ్యుటేషన్ కోసం ఒక సాధారణ టెక్స్ట్ బుక్ ఉదాహరణలలో ఒకటి అంటే DNA లో మార్పు కారణంగా ఒక అమినోఆసిడ్ మరొకదానితో భర్తీ చేయబడుతుంది అంటే సికిల్ సెల్ అనీమియా ఉదాహరణకు జన్యువులో A నుండి T కి మ్యుటేషన్ బీటా గ్లోబిన్ ఉత్పరివర్తన ప్రోటీన్ గ్లోబిన్ ఏర్పడటానికి దారితీస్తుంది దాని ఫలితంగా ఇది చాలా అసాధారణంగా కనిపించే ఫీజియోలజీ మరియు కణాన్ని ప్రభావితం చేస్తుంది మరియు దీనిని సికిల్ సెల్ అని పిలుస్తారు మరియు ఇది రక్తహీనతతో సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి దీనిని సికిల్ సెల్ అనీమియా అంటారు ఇది చాలా క్లాసిక్ ఉదాహరణ మీరు దాని గురించి మరింత చదవవచ్చు ఈ ప్రత్యేక A నుండి T మార్పు బీటా గ్లోబిన్ జన్యువు యొక్క 6 వ స్థానంలో గ్లూటామిక్ ఆమ్లం నుండి వాలైన్ వరకు అమినో ఆసిడ్లో మార్పును తెస్తుంది ఇప్పుడు ఇక్కడ మీరు అమినోఆసిడ్ ను మార్చుకుంటారు కనుక ఇది మిస్సెన్స్ మ్యుటేషన్ ఇప్పుడు మీకు ఉన్న ఇతర స్థితిలో మీకు స్టాప్ కోడాన్ లేదా ఫ్రేమ్షిఫ్ట్ ఉన్న చోట కోడాన్ లేదా అర్ధంలేని మ్యుటేషన్ను ఆపివేయండి చొప్పించడం లేదా తొలగించడం వలన రీడింగ్ ఫ్రేమ్ మార్చబడింది ఇది జన్యు పనితీరును ప్రభావితం చేస్తుంది ఒక ఉదాహరణ కండరాల క్షీణత యొక్క ఒక రూపం ఇందులో కండరాలు క్షీణిస్తాయి వదులుకుంటాయి అందువల్ల కండరాలలో ఉండే ప్రోటీన్ కోసం కోడ్ చేసే ఒక నిర్దిష్ట జన్యువు ఫలితంగా మీరు మీ బలాన్ని కోల్పోతారు ఇప్పుడు ఇక్కడ మీరు మాట్లాడే ప్రతి మ్యుటేషన్ అర్ధంలేని చోట స్టాప్ కోడాన్ పెప్టైడ్ అకాలంగా జోడించ బడటం లేదా తొలగింపు లేదా చొప్పించడం వలన ఫ్రేమ్ షిఫ్ట్ ఏర్పడుతుంది అవన్నీ ప్రోటీన్ను ప్రభావితం చేసే అవకాశం ఉంది ఫంక్షన్ లేదా దాని సంశ్లేషణ ఎందుకంటే ఇది చాలా చిన్న పెప్టైడ్ అవుతుంది అది కూడా పనిచేయదు కాబట్టి అవి ఫంక్షన్ కోల్పోవడం అని పిలవబడే వాటికి దారితీస్తాయి ప్రోటీన్ దాని అసలు పనితీరును కోల్పోతుంది ఇది దాదాపు జన్యువు లేనట్లే ఈ మూడు రకాల ఉత్పరివర్తనాల కారణంగా ఇది జరుగుతుంది కానీ మిస్సెన్స్ మ్యుటేషన్ ఫంక్షన్ కోల్పోవచ్చు లేదా రాకపోవచ్చు ఉదాహరణలు ఉన్నాయి దీనిలో ఒక అమినో ఆసిడ్ ప్రత్యామ్నాయం ఫలితంగా ప్రోటీన్ పనితీరు కోల్పోతుంది అనేక ఉదాహరణలు కూడా ఉన్నాయి ఇందులో అమినోఆసిడ్లో మార్పు ఫలితంగా ప్రోటీన్ కొత్త ఫంక్షన్ను పొందింది కొత్త ఫంక్షన్ కణానికి విషపూరితం కావడం కరగకపోవడం కణాన్ని చంపడం లేదా ఏదైనా కావచ్చు ఉదాహరణకు ఇది ఎంజైమ్ కావచ్చు అమినో ఆసిడ్లో మార్పు ఎంజైమ్ను మరింత చురుకుగా చేస్తుంది ఇది కణానికి లేదా ఆ ప్రోటీన్లో నిర్దిష్ట అమైనో ఆమ్లం మాడ్యులేట్ చేసే ఏదైనా ఫంక్షన్కు కావాల్సినది కాకపోవచ్చు కాబట్టి ఇది కోరుకోని అందమైన స్థితిని పొందుతుంది కాబట్టి ఇవి జన్యు పనితీరును ఎలా ప్రభావితం చేస్తాయనే దానిపై ఆధారపడి రెండు రకాల మ్యుటేషన్ కాబట్టి ఫంక్షన్ కోల్పోవడం లేదా ఫంక్షన్ యొక్క లాభం గురించి వివరించడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి వాటిలో కొన్నింటిని మనం తరువాత చర్చిస్తాము కాబట్టి మనం దానిని పరిశీలిద్దాం కోడింగ్ ప్రాంతాలలో ఉన్న అన్ని మార్పులు ప్రోటీన్ పనితీరును ప్రభావితం చేస్తాయా సమాధానం లేదు కోడింగ్ ప్రాంతంలో ఉండే ప్రతి మార్పు ప్రోటీన్ పనితీరును ప్రభావితం చేయాల్సిన అవసరం లేదు కొన్ని ఉదాహరణ లను చూద్దాం మీరు నిశ్శబ్ద మ్యుటేషన్ అని పిలిచే మ్యుటేషన్స్ ఉన్నాయి దాని అర్థం ఏమిటి మీరు బేస్లో మార్పును కలిగి ఉంటారు ఉదాహరణకు C నుండి T వరకు కానీ ఆ స్థానంలో ఏ అమినోఆసిడ్ ను జోడించాలో అది మార్చలేదు మీరు చూసినట్లుగా అమినో ఆసిడ్లు ఉన్నాయి వీటిని 4 లేదా 6 కంటే ఎక్కువ కోడన్ల ద్వారా కోడ్ చేయవచ్చు ఇప్పటికీ మార్పు ఉన్నప్పటికీ ఆ కోడ్ ఏ అమినో ఆసిడ్ను జోడించాలో అదే అర్థాన్ని ఇస్తుంది కాబట్టి DNA లో మార్పు వచ్చినప్పటికీ ప్రోటీన్ సింథసిస్ చేయబడిన విధానాన్ని అది ప్రభావితం చేయదు ఆ ప్రదేశంలో ఇప్పటికీ అదే అమినో ఆసిడ్ ఉంటుంది కాబట్టి అటువంటి ఉత్పరివర్తనాలను నిశ్శబ్ద మ్యుటేషన్ అని పిలుస్తారు అంటే ఇది నిజంగా ప్రోటీన్ తయారయ్యే విధానాన్ని ప్రభావితం చేయదు ఉదాహరణకు అర్ధంలేని మ్యుటేషన్ ఇది తప్పకుండా ప్రభావితం చేస్తుంది ఎందుకంటే ఇది స్టాప్ కోడాన్ను పరిచయం చేస్తుంది అందువల్ల పెప్టైడ్ పూర్తి పెప్టైడ్ కాదు ఇది దాని పనితీరును ప్రభావితం చేస్తుంది కానీ మీకు రెండు విభిన్న ప్రభావాలు ఉంటాయి మిస్సెన్స్ మ్యుటేషన్ ప్రొటీన్పై రెండు విభిన్న ప్రభావాలను కలిగి ఉండే పరిస్థితులు ఉన్నాయి దీనిని పిలుస్తారు ఒకటి సంప్రదాయవాదంగా పిలువబడు తుంది మరొకటి సంప్రదాయేతరమైనది దాని అర్థం ఏమిటి మనం ఇక్కడ ఉదాహరణకు చూద్దాం ఈ సంప్రదాయవాద మార్పు దీనిలో మీరు అర్జినిన్ కలిగి ఉంటారు ఇది లైసిన్ స్థానంలో వచ్చింది కానీ ఇప్పటికీ ప్రోటీన్ పనిచేసేలా చేస్తుంది జనాభాలో అనేక ప్రదేశాలు ఉన్నాయి ఇందులో మీరు వివిధ అమినో ఆసిడ్ కలిగిన వ్యక్తులను కలిగి ఉంటారు ఉదాహరణకు లైసిన్ నుండి అర్జినిన్ వరకు ఇప్పటికీ ఆ ప్రోటీన్ ఎక్కువ రాజీ లేకుండా పనిచేయగలదు కానీ మార్పులు ఉన్నాయి ఉదాహరణకు ఇక్కడ లైసిన్ మరొక అమినో ఆసిడ్ తో భర్తీ చేయబడితే అవుతుంది థ్రెయోనిన్ అది ప్రోటీన్ పనితీరును ప్రభావితం చేయవచ్చు కాబట్టి అమినో ఆసిడ్లో మార్పు ఆ మేరకు ప్రోటీన్ను ప్రభావితం చేయదు ఎందుకంటే ఇది చాలా సారూప్య అమినోఆసిడ్ స్థానంలో ఉంది దీనిని సంప్రదాయవాద ప్రత్యామ్నాయం అంటారు మరియు ఇవి సాధారణంగా జనాభాలో ఉంటాయి నేను తరగతిలోని 50 మంది వ్యక్తులను క్రమం చేస్తే మరియు వారిలో కనీసం 4 5 మందిలో మీరు ఇక్కడ చూసినట్లుగా లైసిన్ నుండి అర్జినిన్ వరకు అమినో ఆసిడ్ ఉంటుందని నేను కనుగొంటాను మరియు అది సాధారణమేనా కాబట్టి వీటిని సంప్రదాయవాద ప్రత్యామ్నాయం అంటారు కోడింగ్ ప్రాంతంలోని ఉత్పరివర్తనలు ప్రోటీన్ పనితీరును ఎలా ప్రభావితం చేస్తాయనే దాని గురించి ఇప్పుడు మేము వెళ్లి మ్యుటేషన్ యొక్క విభిన్న సమూహాన్ని చూడబోతున్నాము ఇది కోడింగ్ సీక్వెన్స్లో ఉండనవసరం లేదు కానీ అవి జన్యువును అవి పనిచేసే విధానాన్ని ప్రభావితం చేయవచ్చు మనం చర్చించిన విషయం ఏమిటంటే మీ వద్ద జన్యువులు ఉన్నాయి ఇవి పరిపక్వమైన RNA లో ఉంచబడిన ఎక్సోన్లు మరియు ఇంట్రాన్స్ అని పిలువబడే ప్రాంతాలు అవి పరిపక్వమైన RNA లో లేని స్ప్లికింగ్ ఈవెంట్లో విడిపోతాయి మరియు తరువాత పరిపక్వమైన RNA ప్రోటీన్గా అనువదించబడ్డాయి స్ప్లికింగ్ ప్రక్రియ ఇంట్రానిక్ ప్రాంతాన్ని తొలగించడం చాలా క్లిష్టమైన ప్రక్రియ ఇది అనేక ప్రోటీన్లను కలిగి ఉంటుంది ఉదాహరణకు RNP లు ఉన్నాయి ఇవి ప్రోటీన్ మరియు చిన్న RNA ల సముదాయం మరియు అనేక ఇతర ప్రోటీన్లు కూడా ఉన్నాయి ఇవి RNA ను చీల్చడానికి లేదా కత్తిరించడానికి మరియు RNA లో చేరడానికి సహాయపడతాయి అవి కలిసి కాంప్లెక్స్ అని పిలవబడే వాటిని ఏర్పరుస్తాయి దీనిని మీరు స్ప్లిసోసోమ్ అని పిలుస్తారు ఇది ఖచ్చితంగా ఎక్సాన్ మరియు ఇంట్రాన్ సరిహద్దులపై సమావేశమై ఆపై ఇంట్రాన్ను తీసివేసి రెండు ఎక్సోన్లను కలిపి ఇది ఖచ్చితమైన యంత్రాంగాన్ని కలిగి ఉండాలి లేకపోతే మీరు ఒక బేస్ ఎక్కువ లేదా ఒక బేస్ తక్కువ జోడించినప్పటికీ మొదటి ఎక్సాన్ తర్వాత ఉన్న ఏదైనా సీక్వెన్స్ సరిగా చదవబడదు ఎందుకంటే ఇది రీడింగ్ ఫ్రేమ్ని మార్చబోతోంది ఇది రీడింగ్ ఫ్రేమ్ని మార్చబోతోంది కాబట్టి ఇది అంత ఖచ్చితమైన ప్రక్రియ మరియు మీ కణంలో తయారు చేయబడుతున్న mRNA యొక్క ప్రతి కాపీకి ఇది జరుగుతుంది ఇది అంత ఖచ్చితమైన యంత్రాంగం మరియు ఇది నిజంగా ఎలా పని చేస్తుంది వారు ఇంట్రానిక్ రీజియన్లో కూడా ఉండే సీక్వెన్స్లను గుర్తిస్తారు మరియు ఎక్సాన్లో కూడా అనేక అంశాలు ఉన్నాయి అవి కట్టుబడి ఉంటాయి మరియు అవి RNA ని కట్ చేసి ఎక్కడ కలిసి ఉండాలో వారికి ఖచ్చితంగా తెలుసు కాబట్టి ఇది చాలా విస్తృతమైన యంత్రాంగం మనము ఇప్పుడు వివరాలలోకి వెళ్లము నేను హైలైట్ చేయదలిచిన విషయం ఏమిటంటే ఇంట్రానిక్ రీజియన్లో కూడా సీక్వెన్స్లు ఉన్నాయి అయితే ఈ ప్రొటీన్లకు ఈ సీక్వెన్స్ చాలా కీలకం ఇవి RNA ను క్లీవ్ చేయడానికి లేదా కట్ చేయడానికి సహాయపడతాయి ఉదాహరణకు ఈ సీక్వెన్స్లు మార్చబడితే T ఈ ప్రదేశంలో ఉండాలి మరియు T స్థానంలో G ఉంటుంది ఉదాహరణ కు ఇప్పుడు ఈ ప్రోటీన్లు వాటిని గుర్తించలేవు కాబట్టి ఫలితంగా మీరు ఒక mRNA కలిగి ఉంటారు దీనిలో ఇంట్రాన్ నిలుపుకోబడుతుంది తొలగించబడదు ఇప్పుడు ఇంట్రాన్ నిలుపుకోబడితే మీకు ఇక్కడ ఉదాహరణకు ATG ఉంది ఇప్పుడు ఏమి జరుగుతుంది అనువాద యంత్రాంగం నిరంతరంగా చదవబోతోంది మరియు ఇక్కడ ప్రోటీన్ తయారీకి అవసరమైన సందేశాన్ని ఇది మీకు ఇవ్వదు ఫలితంగా మీరు ప్రోటీన్ కోల్పోయారు మీరు కణానికి అవసరమైన ప్రోటీన్ను తయారు చేయలేరు కాబట్టి మనం చూసిన విధంగానే కోడింగ్ సీక్వెన్స్లో మార్పు చేయబడిన సీక్వెన్స్లు ప్రోటీన్ను ప్రభావితం చేయవచ్చు అదే విధంగా ఇంట్రానిక్ రీజియన్లో క్లిష్టమైన సీక్వెన్స్ ఉన్నాయి అవి మార్చబడితే RNA విడిపోదు ఫలితంగా ఇది కావలసిన ప్రోటీన్ను తయారు చేయదు కోడింగ్ ప్రాంతం మార్చబడుతుంది లేదా రీడింగ్ ఫ్రేమ్ మార్చబడుతుంది కాబట్టి ఇంట్రానిక్ ప్రాంతంలో కూడా మూలకాలు ఉన్నాయని సాధారణ స్ప్లికింగ్ ప్రక్రియకు అవసరమైన సీక్వెన్స్ ఉన్నాయని మరియు ఉత్పరివర్తనలు స్ప్లికింగ్ ప్రక్రియను ప్రభావితం చేస్తాయని మళ్లీ నొక్కిచెప్తున్నాను ఇప్పుడు మనము ఒక కొత్త కాన్సెప్ట్కి వస్తున్నాము దీనిని ప్రత్యామ్నాయ స్ప్లికింగ్ అంటారు అవి ఏమిటి మునుపటి ఉదాహరణలో మనం చూసింది ఏమిటంటే ఒక జన్యువు బహుళ ఎక్సోన్లను పొందింది మరియు ఎక్సోన్లు స్ప్లికింగ్ అని పిలవబడే ప్రక్రియ ద్వారా కలిసి ఉంటాయి మరియు మీరు అనువాద యంత్రాల ద్వారా చదివిన మాతూర్ ట్రాన్స్క్రిప్ట్ను కలిగి ఉంటారు మరియు మీకు పెప్టైడ్ ఉంది ఇప్పుడు కొన్ని జన్యువులలో ఏమి జరుగుతుందంటే అన్ని ఎక్సోన్లు ఎల్లప్పుడూ కలిసి ఉండవు ఉదాహరణకు మేము ఇక్కడ రెండు ఉదాహరణలు ఇచ్చాము ఉదాహరణ 1 లో మీరు కలిగి ఉన్న ఎక్సాన్ 1 2 మరియు 4 కలిసి ఒక నిర్దిష్ట ప్రోటీన్ను ఏర్పరుస్తాయి ఉదాహరణ 2 లో మీరు ఎక్సాన్ 1 3 మరియు 4 లను కలిపారు మరియు అది ఒక నిర్దిష్ట ప్రోటీన్ కోసం మీకు సందేశాన్ని ఇస్తుంది కాబట్టి ఒకే జన్యువు మరియు ఒకే ట్రాన్స్క్రిప్ట్ విభిన్న ఎక్సోన్లను ఎలా కలుపుతారనే దానిపై ఆధారపడి అది ఎలాంటి పెప్టైడ్ను తయారు చేయాలనే దానిపై రెండు విభిన్న సంకేతాలను ఇస్తుంది ఇప్పుడు ఇది చాలా ఆసక్తికరంగా ఉంది మరియు మానవ జన్యువులో అటువంటి జన్యువులు ఎన్ని ఉన్నాయో పెద్ద సంఖ్యలో ఉదాహరణలు ఉన్నాయి వాస్తవానికి మీరు వివిధ జీవులను పోల్చి చూస్తే తక్కువ జీవులు అని పిలవబడే వాటితో పోలిస్తే మానవులకు నిజంగా పెద్ద సంఖ్యలో జన్యువులు లేవు కానీ బహుశా ఒకే జన్యువుల నుండి అనేక ప్రోటీన్లను తయారు చేయగలిగే విధంగా వైవిధ్యం వస్తుంది కానీ అవకలన స్ప్లికింగ్ని ఉపయోగించడం ద్వారా దీనిని ప్రత్యామ్నాయ స్ప్లికింగ్ అంటారు ఉదాహరణలు ఉన్నాయి ఉదాహరణకు డ్రోసోఫిలాలో ఒక నిర్దిష్ట జన్యువు యొక్క RNA యొక్క ప్రత్యామ్నాయ స్ప్లికింగ్ కారణంగా 30000 వేర్వేరు ప్రోటీన్లను తయారు చేయగల జన్యువు ఉంది కాబట్టి వైవిధ్యం అపారమైనది మేము ఈ ప్రక్రియలన్నింటినీ అర్థం చేసుకోలేదు కానీ ప్రత్యామ్నాయ స్ప్లికింగ్ అనేది మాకు తెలిసినది చాలా క్లిష్టమైనది మరియు మీరు ఈ ఉదాహరణను చూడండి ఉదాహరణకు ఇక్కడ ఈ ప్రత్యేక ట్రాన్స్క్రిప్ట్ ను సృష్టించడం లేదా రూపొందించడంలో పాల్గొన్న సీక్వెన్స్ ఈ ప్రత్యేక ట్రాన్స్క్రిప్ట్ ద్వారా ఉపయోగించబడుతున్న సీక్వెన్స్తో పోలిస్తే ఎక్సాన్ 2 నిలుపుకోలేదు కాబట్టి మీరు ట్రాన్స్క్రిప్ట్లలో ఒకదాన్ని ప్రభావితం చేసే మ్యుటేషన్ కలిగి ఉండవచ్చు మరొకటి కాదు మరియు మ్యుటేషన్పై ఆధారపడి మీకు వేరే సమలక్షణం ఉండవచ్చు ఇవన్నీ సాధ్యమే మళ్ళీ మా జన్యువులో ప్రత్యామ్నాయ స్ప్లికింగ్ ఎంత క్లిష్టంగా ఉందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఉదాహరణకు మీరు దీనిని కాన్స్టిట్యూటివ్ ఎక్సాన్ అని పిలుస్తారు అనగా ఈ ఎక్సోన్లు ప్రతి ట్రాన్స్క్రిప్ట్లోనూ స్థిరంగా ఉంటాయి మీరు ఇక్కడ ప్రత్యామ్నాయ ఎక్సాన్ అని పిలుస్తారు ఎందుకంటే ఇది ప్రతి ట్రాన్స్క్రిప్ట్ లో ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు ఇక్కడ మీరు ఎక్సాన్ కలిగి ఉంటారు ఇది స్ప్లికింగ్ ఎక్కడ జరిగిందో బట్టి పూర్తి లేదా పాక్షికంగా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ మరియు ఇవి పరస్పరం ప్రత్యేకమైనవిగా పిలువబడతాయి అంటే ఈ ఎక్సాన్ ఉన్నట్లయితే ఇది ఉండదు మరియు ఈ ఎక్సాన్ ఉంటే ఇది ఉండదు మరియు అకస్మాత్తుగా ఒక నిర్దిష్ట ట్రాన్స్క్రిప్ట్ ఇంట్రాన్లను నిలుపుకోగల జన్యువులను కలిగి ఉంటుంది ఫలితంగా కోడింగ్ ఫ్రేమ్ మార్చబడింది మరియు మీకు రెండు వేర్వేరు మొదటి ఎక్సోన్లు ఉండవచ్చు మరియు ఇది కూడా సవాలును కలిగిస్తుంది ఎందుకంటే కణానికి రెండు వేర్వేరు ప్రమోటర్లు ఉండాలి ఇది వేరే ప్రమోటర్ ద్వారా నిర్వహించబడుతుంది మరియు ఇది వేరే ప్రమోటర్ ద్వారా నిర్వహించబడుతుంది లేదా అనువాదం లేదా ట్రాన్స్క్రిప్ట్ చేసి ఎక్కడ ముగించబడిం దో దానిని బట్టి మీరు రెండు వేర్వేరు ఎక్సోన్లను కలిగి ఉండవచ్చు కాబట్టి ఇవి సంక్లిష్టతలు మరియు DNA సీక్వెన్స్లో మార్పు అనేది ఒక నిర్దిష్ట ఐసోఫార్మ్ని ఎలా ప్రభావితం చేస్తుందో మీరు ఊహించవచ్చు దీనిని మీరు ట్రాన్స్క్రిప్ట్ యొక్క వేరియంట్ గా పిలుస్తారు మరియు అది ఒక వ్యక్తిలోని కణం ఫంక్షన్ని ఎలా ప్రభావితం చేస్తుంది కాబట్టి ఇది చాలా సంక్లిష్టమైనది మరియు ఈ సంక్లిష్టత కూడా ఈ పరిశోధనలలో హైలైట్ చేయబడింది ఉదాహరణకు మీకు వెన్నుకండరాల క్షీణత అనే పరిస్థితి ఉంది ఇందులో మీ కండరాల కణజాలం క్షీణిస్తుంది ఫలితంగా మీరు బలహీనంగా మరియు మరింత బలహీనంగా మారతారు మరియు ఇది mRNA స్ప్లికింగ్లో పాల్గొన్న జన్యువులో ని మ్యుటేషన్ వల్ల కలుగుతుంది కాబట్టి ఈ ప్రోటీన్ mRNA స్ప్లికింగ్లో పాల్గొంటుంది మరియు ఈ ప్రోటీన్ లోపం కలిగి ఉంది అది మ్యుటేషన్ కలిగి ఉంటే అది కండరాల కణాలను ప్రభావితం చేస్తుంది అవి ఎలా పనిచేస్తాయి లేదా మనుగడ సాగిస్తాయి ఫలితంగా మీకు కండరాల క్షీణత ఉంది మరొక ఉదాహరణ రెట్ సిండ్రోమ్ ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్ కోసం కోడ్ చేసే జన్యువులోని లోపం వల్ల కలిగే సాధారణ మెంటల్ రిటార్డేషన్ సిండ్రోమ్ మరియు ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ప్రత్యేక జన్యువు బహుళ మొదటి ఎక్సాన్ కలిగి ఉంటుంది ప్రతి ఒక్కటి వేర్వేరు ప్రమోటర్లను కలిగి ఉంటాయి ఒకదానిపై ఒక మ్యుటేషన్ ఉన్నట్లయితే మీకు విభిన్న రకాల మానసిక మందగమనం ఉంటుంది లాంగ్ రేంజ్ సిస్ రెగ్యులేటరీ ఎలిమెంట్స్ ఉండటం వల్ల మానవ జన్యుశాస్త్రంలో మాకు మరో ఆసక్తికరమైన పరిశీలన కూడా ఉంది దాని అర్థం ఏమిటి లాంగ్ రేంజ్ సిస్ రెగ్యులేటరీ ఎలిమెంట్ అంటే మీ ఉద్దేశ్యం ఏమిటి కాబట్టి మీ వద్ద జన్యువు ఉందని చెప్పండి ఇది ఒక ప్రోటీన్ కోసం జన్యు సంకేతాలు మరియు వెంటనే అప్స్ట్రీమ్లో ఉన్న ప్రాంతం మీకు క్లాసిక్ ప్రమోటర్ ఉంది దానిపై ట్రాన్స్క్రిప్షన్ కారకం బంధిస్తుంది మరియు అవి జన్యువును ట్రాన్స్క్రిప్ట్ చేస్తాయి పెరుగుతున్న స్పష్టత ఏమిటంటే జన్యువు యొక్క అప్స్ట్రీమ్లోని అనేక మెగా బేస్లు ఉన్నాయి మరియు ఈ మూలకాలు కొన్ని ప్రోటీన్లతో కట్టుబడి ఉంటాయి మరియు ఈ ప్రోటీన్లు ప్రసంగాన్ని దాటవచ్చు లేదా జన్యువును వ్యక్తీకరించాలా వద్దా అని నియంత్రించే ప్రమోటర్తో సంకర్షణ చెందుతాయి మరియు తీసుకోబడిన కణజాలం ఇవ్వబడింది లేదా చెప్తాయి ఇప్పుడు ఈ మూలకం పరివర్తన చెందినట్లయితే లేదా ఈ ప్రాంతంలో కొన్ని మార్పులు జరిగితే దాని పనితీరు నుండి జన్యువును ప్రభావితం చేయవచ్చు ఉదాహరణకు ఒక ఉదాహరణ SOX9 జన్యువు ఇది అభివృద్ధి చెందుతున్న వృషణంలో అలాగే ఎముక కణాలలో వ్యక్తీకరించబడుతుంది కాబట్టి ఈ రెండు వేర్వేరు కణజాలాలలో ఇది చాలా భిన్నమైన పనితీరును కలిగి ఉంటుంది మరియు ఇది అభివృద్ధి సమయంలో గోనాడ్లో వ్యక్తీకరిస్తే ఇప్పుడు లేదా అభివృద్ధి సమయంలో వృషణంలో వ్యక్తీకరించకపోతే వ్యక్తి స్త్రీగా మారతాడు కాబట్టి దీనిని సెక్స్ రివర్సల్ అంటారు కానీ మ్యుటేషన్ అనేది అభివృద్ధి చెందుతున్న వృషణంలోని జన్యువు యొక్క వ్యక్తీకరణను మాత్రమే ప్రభావితం చేస్తే ఆ వ్యక్తి సెక్స్ రివర్స్గా మారవచ్చు అర్ధం స్త్రీగా మారవచ్చు అయితే వారు జన్యుపరంగా పురుషులు అయినప్పటికీ వ్యక్తీకరణ మాత్రమే ప్రభావితమైతే ఉదాహరణకు ఎముకల కణాలు లేదా భవిష్యత్తు ఎముక ఏర్పడే కణాలు అవి కొంత ఎముక ప్రభావాన్ని కలిగి ఉండవచ్చు కానీ వృషణము లేదా పురుషుల అభివృద్ధిపై ఎలాంటి ప్రభావం చూపవు కాబట్టి ఈ ప్రోటీన్ల యొక్క కణజాల నిర్దిష్ట వ్యక్తీకరణలను నియంత్రించే నియంత్రణ క్రమాల కారణంగా ఇది జరుగుతుంది కాబట్టి మ్యుటేషన్స్ ఎలా ప్రభావితం చేస్తాయనే దాని గురించి మీకు మరొక రౌండ్ సంక్లిష్టతను ఇస్తుంది కాబట్టి DNA సీక్వెన్స్లో మార్పులు జన్యు వ్యక్తీకరణ లేదా ప్రోటీన్ పనితీరును ఎలా ప్రభావితం చేస్తాయనే అంశాన్ని చాలావరకు ముగించబడింది మరియు ట్రాన్స్క్రిప్షన్ అనువాదం ప్రక్రియ కొన్ని సమయాల్లో ఎలా ప్రభావితమవుతుందో చర్చించడానికి మేము ఒక ఉదాహరణగా సెంట్రల్ డాగ్మాను ఉపయోగించాము జన్యు పనితీరు DNA లో మార్పుల ఫలితంగా అది మూడవ లెక్చర్ ముగింపుకు తీసుకువస్తుంది మరియు క్రోమోజోమ్లోని స్థూల మార్పులను మరియు అవి మన నాల్గవ లెక్చర్లో జన్యు పనితీరును లేదా జన్యు పనితీరును ఎలా ప్రభావితం చేస్తాయో చూస్తాము